డేటా సైన్స్ కొరకు లీనియర్ ఆల్జీబ్రా పై ఉన్న వరుస పాఠ్యాంశాల్లో ఇది చివరి పాఠ్యాంశం మరియు నేను క్లాస్ లో చెప్పిన విధముగా ఈరోజు నేను ఐగన్ వెక్టర్స్ మరియు ఈ ప్రాథమికమైన సబ్ స్పేసెస్ మధ్య ఉండే సంబంధాన్ని మీకు చెబుతాను అవి ఇంతకుముందు వివరించినవి మనము చివరి పాఠ్యాంశంల ఐగన్ వాల్యూ మరియు ఐగన్ వెక్టర్ సమీకరణ ఫలితాలు ఈ సమీకరణము యొక్క ఫలితాలను పూర్తిగా నెరవేరుస్తాయి ఇది A λ I 0 సాధారణంగా మనము అది కూడా చూడవచ్చు ఇది λ ఒక n డిగ్రీ పోలినోమియల్ వైపు మరలుతుంది దీని ప్రాథమిక అర్థం ఏమిటంటే మాతృక A వాస్తవము అయినా పోలినోమియల్ యొక్క సాధన వాస్తవం లేక సంకీర్ణము అవ్వచ్చు మీకు ఐగన్ వాల్యూస్ సంకీర్ణములుగా రావచ్చు కాబట్టి ఒక సాధారణ మాతృక కు మీకు ఐగన్ వాల్యూస్ వాస్తవముగా లేదా సంకీర్ణములుగా ఉండవచ్చు మరియు గమనించండి మనము సమీకరణము Ax λ x రాయడం వలన ఎప్పుడైతే ఈ ఐగన్ వాల్యూస్ సంకీర్ణములవుతాయో అప్పుడు ఐగన్ వెక్టర్స్ కూడా సంకీర్ణ వెక్టర్స్ అవుతాయి కాబట్టి ఇది సార్వత్రిక నిజం అయినా మాతృక సిమెట్రిక్ అయితే మరియు సిమెట్రిక్ అయిన మాతృకలు A AT రూపములో ఉంటాయి అప్పుడు కొన్ని చక్కనైన గుణాలు ఈ మాతృకలకు ఉంటాయి ఇవి డేటా సైన్స్ లో మనకు చాలా ఉపయోగకరం మనకు డేటా సైన్స్ లో కొంత సిమెట్రిక్ అయిన మాతృకలు కూడా ఎదురు పడతాయిఉదాహరణకు కు కోవారియన్స్ మాతృక సిమెట్రిక్ మాతృక గా మారుతుంది మరియు అక్కడ చాలా స్థితులలో మనము సిమెట్రిక్ మాతృకలతో వ్యవహరిస్తాము కాబట్టి సిమెట్రిక్ మాతృక యొక్క ఈ లక్షణాలు మనకు చాలా ఉపయోగకరం మనము డేటా సైన్స్ లో అల్గోరిథమ్స్ వైపు చూసినప్పుడు ఇప్పుడు సిమెట్రిక్ మాతృక యొక్క మొదటి గుణం ఏమిటంటే ఇది మనకు చాలా ఉపయోగకరం మాతృక సిమెట్రిక్ అయితే అప్పుడు ఐగన్ వాల్యూస్ ఎల్లప్పుడూ వాస్తవముగా ఉంటాయి కాబట్టి సిమెట్రిక్ మాతృక అనేది ఏమిటి అనే సంబంధము లేకుండా పోలినోమియల్ ఎల్లప్పుడూ సిమెట్రిక్ మాతృక కొరకు సాధనను వాస్తవాలుగా ఇస్తుంది మరియు ముందు చెప్పిన విధముగా ఇది వాస్తవము అవుతుంది అప్పుడు ఐగన్ వెక్టర్స్ కూడా వాస్తవము అవుతుంది అక్కడ ఐగన్ వాల్యూస్ మరియు ఐగన్ వెక్టర్స్ నకు సంబంధించిన ఇంకొక విషయం ఉన్నది నాకు A మాత్రిక ఉన్నట్లయితే మరియు నాకు పలు విధాలైన ఐగన్ వాల్యూస్ λ₁ నుండి λn వరకు అన్ని వేరు వేరు విలువలు కలిగి ఉంటే అప్పుడు నాకు ఖచ్చితంగా వాటికి సంబంధించిన n లినియర్లి ఇండిపెండెంట్ ఐగన్ వెక్టర్స్ ఉంటాయి అవి ν₁ ν₂ ఈ మార్గంలో νn వరకు అయినా ఏవైనా ఐగన్ వాల్యూస్ అదే మాదిరి ఉంటే కాబట్టి ఉదాహరణకు మనము ఈ ఉదాహరణ తీసుకుందాం ఐగన్ వాల్యూ λ₁మరలా వచ్చింది అప్పుడు నాకు ఒక పోలినోమియల్ ఈ విధముగా వచ్చింది కాబట్టి పోలినోమియల్ అసలైన పోలినోమియల్ కు ఐగన్ వాల్యూ ఉంది λ₁ అనేది ఇది రెండు సార్లు వచ్చింది మరియు తరువాత అక్కడ ఇంకొక n 2 ఆర్డర్ పోలినోమియల్ ఉంది ఇది మీకు n 2 పరిష్కారాలను ఇస్తుంది కాబట్టి ఈ ఉదాహరణ లో λ₁అనేది ఈ విధముగా మరలా వచ్చింది అప్పుడు ఇది ఐగన్ వాల్యూ ను 2 ఐగన్ వెక్టర్స్ ఇచ్చే విధముగా లేదా ఒక ఐగన్ వెక్టర్ ఇదే విధముగా మరలుతుంది కాబట్టి ఏ సాధారణ మాతృక కొరకు అయినా n లినియర్లి ఇండిపెండెంట్ ఐగన్ వెక్టర్స్ ఎల్లప్పుడూ కచ్చితంగా కనుగొనలేము మరియు మనకు తెలుసు ఏ సాధారణ మాతృక కొరకు అయినా ఐగన్ వెక్టర్స్ సంకీర్ణములు కావచ్చు అయినా మనము సిమెట్రిక్ మాతృకల గురించి మాట్లాడుకున్నప్పుడు మనం ఖచ్చితంగా చెప్పవచ్చు ఐగన్ వాల్యూస్ వాస్తవములు అవుతాయి ఐగన్ వెక్టర్స్ వాస్తవములు అవుతాయి అని ఇంకా ఎప్పటికీ మనకు సిమెట్రిక్ మాతృకలకొరకు n లినియర్లి ఇండిపెండెంట్ ఐగన్ వెక్టర్స్ ఉంటాయి ఎన్నిసార్లు ఐగన్ వాల్యూస్ అదే మాదిరి మరల వచ్చాయి అనేదానితో సంబంధము లేకుండా సిమెట్రిక్ మాతృకల యొక్క ఒక ఉత్తమమైన ఉదాహరణ ఏమిటంటే అక్కడ ఐగన్ వాల్యూస్ చాలాసార్లు అదే మాదిరి ఉంటాయి కాబట్టి ఐడెంటిటీ మాతృకను ఇక్కడ ఈ విధముగా తీసుకోండి ఈ ఐడెంటిటీ మాతృక ఈ యొక్క ఐగన్ వాల్యూ λ 1 ఇది మూడు సార్లు వచ్చినది కానీ ఇవి మూడు స్వతంత్రమైన ఐగన్ వెక్టర్స్ 100 010 మరియు 00 1 కాబట్టి ఈ ఉదాహరణలో ఈ ఐగన్ వాల్యూస్ మూడు సార్లు మరల వచ్చాయి కానీ అవి మూడు స్వతంత్రమైన ఐగన్ వెక్టర్స్ కాబట్టి ఇది కూడా మనం మనసులో ఉంచుకోవలసిన ఒక ముఖ్యమైన ఫలితం మరియు నేను చివరి స్లైడ్ లో చెప్పిన విధముగా సిమెట్రిక్ మాతృకలకు ఒక ముఖ్యమైన పాత్ర డేటా సైన్స్ లో ఉంది నిజానికి Aᵀ A లేదా AAᵀ వంటి సిమెట్రిక్ మాతృక లు డేటా సైన్స్ లెక్కలలో తరచుగా ఎదురు పడతాయి మరియు గమనించండి ఈ రెండు మాతృకలు సిమెట్రిక్ అవుతాయి ఉదాహరణకు నేను Aᵀ Aᵀ తీసుకుంటే ఇది Aᵀ అవుతుందిAᵀ అనేది Aᵀ A అవుతుంది కాబట్టి మాతృక యొక్క ట్రాన్స్పోస్ అదే విధముగా ఉంటుంది మీరు చూడవచ్చు అది AA ట్రాన్స్పోస్ కూడా ఒక విధమైన ఆలోచనతో సిమెట్రిక్ అవుతుంది కాబట్టి Aᵀ A లేదా AAᵀ రూపములో ఉన్న రెండు సిమెట్రిక్ అవుతాయి మరియు అవి తరచుగా ఎదురు పడతాయి మనము డేటా సైన్స్ లో లెక్కలు చేసినప్పుడు మరియు మనకు తెలుసు ముందు సైడ్ నుండి నేను చెప్పిన విధముగా సిమెట్రిక్ మాతృకల యొక్క ఐగన్ వాల్యూస్ వాస్తవం అవుతాయిఒకవేళ సిమెట్రిక్ మాతృక ఈ రూపంలో గానీ లేదా ఈ రూపంలో గాని తీసుకుంటే మనము ఇలా కూడా చెప్పవచ్చు ఐగన్ వాల్యూస్ వాస్తవం అయితే అవి నాన్ నెగిటివ్కూడా అవుతాయి అంటే అవి 0 లేదా పాజిటివ్ అవుతాయి కానీ ఏ ఐగన్ వాల్యూస్ నెగిటివ్ అవ్వవు కాబట్టి ఇది కూడా మనము ఉపయోగించే ఒక ముఖ్యమైన ఆలోచన మనము డేటా సైన్స్ పై పనిచేస్తున్నప్పుడు మనము కోవారియన్స్ మాతృకలు మొదలగు వాని వైపు చూస్తాము నిజం కూడా ఏమిటంటే అది AT A మరియు AT అనేవి సిమెట్రిక్ మాతృకలు ఈ రూపంలో ఉండే మాతృకలకు కూడా n లినియర్లి ఇండిపెండెంట్ ఐగన్ వెక్టర్స్ ను కచ్చితంగా ఇస్తాయి కాబట్టి మనము ఇప్పుడు ఏమి చేస్తాము అంటే డేటా సైన్స్ లెక్కలలో సిమెట్రిక్ మాతృకల ప్రాముఖ్యత వలన మనము ఐగన్ వెక్టర్స్ మరియు సిమెట్రిక్ మాతృకల యొక్క కాలమ్ స్పేస్ ఒక నల్ స్పేస్ మధ్య ఉన్న సంబంధాన్ని చూస్తాము వీటిలో కొన్ని ఫలితాలు నాన్ సిమెట్రిక్ మాతృకలకు కూడా అనువదించబడతాయికానీ సిమెట్రిక్ మాతృకలకు ఈ అన్ని ఫలితాలు మనము ఉపయోగించవచ్చు కాబట్టి మనము వెనుక ఉన్న ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ సమీకరణము వైపు వెళదాము Aν అనేది λν మరియు ఈ ఫలితం గురించి ఇప్పుడు మనము మాట్లాడబోతున్నాముమాతృక A సిమెట్రిక్ అవునా కాదా అని కాక ఇది నిజం అవుతుంది Aν λνఅయినప్పుడు మనము ఈ ప్రశ్నలు అడగొచ్చుλ అనేది 0 అయితే ఏమౌతుంది అంటే ఐగన్ వాల్యూస్ లో ఒకటి 0 అవుతుంది కాబట్టి ఐగన్ వాల్యూస్ లో ఒకటి 0 అయినప్పుడు మనకు ఈ సమీకరణం Aν 0 వస్తుంది మనము v ను ఐగన్ వెక్టర్ కు సంబంధించిన ఒక ఐగన్ వాల్యూ 0 గా అర్థం చేసుకోవచ్చు మనము ఈ సమీకరణాన్ని ముందే చూసాము మనము మాతృక యొక్క వివిధాలైన సబ్ స్పేసెస్ గురించి మాట్లాడినప్పుడు మనము చూసాము నల్ స్పేస్ వెక్టర్స్ అనేవి A రూపములో ఉంటాయి మన ముందు పాఠ్యాంశాలనుండి β అనేది 0 మీరు గమనించండి ఇది మరియు ఈ రూపము ఒకటే కాబట్టి దాని ప్రాథమిక అర్థము ఏమిటంటే v ఒక ఐగన్ వాల్యూ కు సంబంధించిన ఒక ఐగన్ వెక్టర్ λ 0అనేది ఒక నల్ స్పేస్ వెక్టర్ఎందుకంటే ఇది కేవలము మనకు ఇక్కడ ఉన్న రూపములో ఉన్నది కాబట్టి మనం చెప్పవచ్చు ఐగన్ వాల్యూస్ కు సంబంధించిన ఐగన్ వెక్టర్స్ అసలైన మాతృక A యొక్క నల్ స్పేస్ లో ఉంటాయి అదే విధముగా ఐగన్ వెక్టర్ కు సంబంధించిన ఐగన్ వాల్యూ 0 కాకపోతే అప్పుడు ఐగన్ వెక్టర్ A యొక్క నల్ స్పేస్ లో ఉండదు కాబట్టి ఇవి మనం తెలుసుకోవలసిన చాలా ముఖ్యమైన ఫలితాలు కాబట్టి ఇదే ఎలా ఐగన్ వెక్టర్స్ అనేవి నల్ స్పేస్ తో సంబంధముగా ఉన్నాయి అని ఏ ఐగన్ వాల్యూస్ 0 కానప్పుడు దాని ప్రాథమిక అర్థం ఏమిటంటే మాతృక A ఫుల్ రాంక్ అని మరియు దీని అర్థం ఏమిటంటే నేను ఎప్పటికీ A ν 0 సాధించలేను అని కాబట్టి A ఫుల్ రాంక్ అయితే నేను సాధించలేను మరియు విముఖ్యము కాని v వస్తుంది కాబట్టి ఇప్పుడైనా λ లామ్డాస్ అనేవి ఎలా ఉండాలంటే ఏ ఐగన్ వాల్యూస్ సున్నా కాకూడదు అంటే a అనేది ఫుల్ రాంక్ మాతృకఅంటే అక్కడ v అనేది 0 అయ్యేలా ఐగన్ వెక్టర్స్ లేవు దీని ప్రాథమిక అర్థం ఏమిటంటే అక్కడ నల్ స్పేస్ లో వెక్టర్స్ లేవు ఇప్పుడు మనము ఐగన్ వెక్టర్స్ మరియు కాలమ్ స్పేస్ మధ్య సంబంధము చూద్దాం ఈ ఉదాహరణ లో నేను మీకు ఫలితాల ను చూపిస్తాను మరియు ఈ ఫలితాలు సిమెట్రిక్ మాతృక లకు చెల్లుతాయి నాకు ఒక సిమెట్రిక్ మాత్రిక A ఉంది అనుకుందాం మరియు సిమెట్రిక్ మాతృక Aమనకు తెలుసు మనకు n ఐగన్ వాల్యూస్ వాస్తవాలుగా వుంటాయి ఇందులో r ఐగన్ వాల్యూస్ 0 అనుకుందాం కాబట్టి ఈ r అనేవి 0 కావచ్చు దాని అర్థం అక్కడ 0 అయ్యే ఐగన్ వాల్యూ లేదు అని కాబట్టి ఈ మొత్తం చర్చ అంతా కూడా సరైనప్పటికీ కానీ ఒక సాధారణ ఉదాహరణ తీసుకుంటే r ఐగన్ వాల్యూస్ 0 అనుకుందాం కాబట్టి అక్కడ r సున్నా ఐగన్ వాల్యూస్ ఉన్నాయి మరియు మనం ఈ మాతృకను n బై n అనుకుందాం అక్కడ n వాస్తవ ఐగన్ వాల్యూస్ ఉంటాయి ఇందులో r అనేవి 0 అవుతాయి కాబట్టి అక్కడ n r సున్నా కాని ఐగన్ వాల్యూస్ ఉంటాయి మరియు ముందు స్లైడ్ నుండి మనకు తెలుసు r 0 ఐగన్ వాల్యూస్ కు సంబంధించిన r ఐగన్ వెక్టర్స్ అనేవి అన్నీ నల్ స్పేస్ లో ఉంటాయి సరేనా కాబట్టి నాకు r 0 ఐగన్ వాల్యూస్ ఉండడంవల్ల నాకు వీటికి సంబంధించిన r ఐగన్ వెక్టర్స్ వస్తాయి కాబట్టి ఈ అన్ని r ఐగన్ వెక్టర్స్ నల్ స్పేస్ లో ఉంటాయి దీని ప్రాథమిక అర్థం ఏమిటంటే నల్ స్పేస్ యొక్క డైమెన్షన్ అనేది r అవుతుంది ఎందుకంటే నల్ స్పేస్ లో r వెక్టర్స్ ఉన్నాయి మరియు ర్యాంక్ నల్లిటి థీరమ్ నుండి మనకు తెలుసు ర్యాంక్ నల్లిటి నిలువు వరుసల సంఖ్య ఇక్కడ ఉదాహరణలో n అక్కడ నల్ స్పేస్ లో r ఐగన్ వెక్టర్స్ ఉన్నాయి కాబట్టి నల్లిటి r అవుతుంది కాబట్టి మాతృక యొక్క ర్యాంక్ అనేదిn r కాబట్టి అదే మనము ఇక్కడ చెబుతున్నది మరియు మనకు తెలుసు కాలమ్ ర్యాంక్ రో ర్యాంక్ మరియు మాతృక యొక్క ర్యాంక్ అనేది n r అయినందువల్ల కాలమ్ ర్యాంక్ కూడా n r అవుతుంది ప్రాథమికంగా దీని అర్థం ఏమిటంటే అక్కడ మాతృక యొక్క నిలువు వరుసలో n r ఇండిపెండెంట్ వెక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఒక ప్రశ్న మనకు ఈ విధముగా ఉంటుందిమనము అడగవచ్చు కాలమ్ స్పేస్ కొరకు ప్రాథమిక సమితి ఏదని లేదా మనము కాలమ్ సబ్ స్పేస్ గా ఉపయోగించగలిగే n r ఇండిపెండెంట్ వెక్టర్స్ ఏమిటి అని కాబట్టి అక్కడ గమనించవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి మనము ఇప్పటివరకు చర్చించిన దానిని బట్టి ముందు గమనించండి అది మనం ముందు స్లైడ్ లో మాట్లాడుకున్న n r ఐగన్ వెక్టర్స్ అనేవి λ 0 కు సంబంధించిన ఐగన్ వెక్టర్స్ కావు అవి నల్ స్పేస్ లో ఉండవు ఎందుకంటే λ అనే సంఖ్య 0 కు వేరుగా ఉంటుంది కాబట్టి ఈ n r ఐగన్ వెక్టర్స్ A మాతృక యొక్క నల్ స్పేస్ లో ఉండవు కాబట్టి నన్ను మళ్ళీ రాయనీయండి మనము ఈ అన్ని సిమెట్రిక్ మాతృకల కొరకు చర్చిస్తున్నాము మనకు తెలుసు ఈ అన్ని n ఐగన్ వెక్టర్స్ కూడా ఇండిపెండెంట్ అయినవే ఎందుకంటే మనము చెప్పాము సిమెట్రిక్ మాతృక ఏమిటి అనే సంబంధము లేకుండా మనకు ఎల్లప్పుడు n లినియర్లి ఇండిపెండెంట్ ఐగన్ వెక్టర్స్ వస్తాయి అని కాబట్టి దాని అర్థం ఏమిటంటే ఈ n r ఐగన్ వెక్టర్స్ కూడా ఇండిపెండెంట్ అని మనకు అది కూడా తెలుసు వీటిలో ప్రతి ఇండిపెండెంట్ ఐగన్ వెక్టర్స్ మాతృక A నిలువు వరుసల యొక్క సరళ కలయిక దీనిని చూడటానికి మనము ఈ సమీకరణం చూద్దాము కాబట్టి నేను దీన్ని రాస్తాను కాబట్టి నేను దీనిని A అనవచ్చు నేను ఈ v ను విస్తరించవచ్చు v1 v2 ఈ మార్గంలో vn వరకు గమనించండి అక్కడ v యొక్క భాగాలు మనము కేవలము ఒక ఐగన్ వెక్టర్స్ v ను తీసుకుంటున్నాము దీనిని నేను λ ν గా రాయవచ్చు మరియు ముందు పాఠ్యాంశం నుండి ఈ నిలువు వరుసల గుణకారము ఎలా చేయాలి మరియు నిలువు వరుసల గుణకారము ఎలా అర్థం చేసుకోవాలి తెలుసుకున్నాము నేను చెబుతున్నాను మీరు దీని గురించి ఆలోచించండి v1 రెట్లు A యొక్క మొదటి నిలువు వరుసv2 రెట్లు A యొక్క రెండవ నిలువు వరుస ఈ మార్గము లో vn రకాలు A యొక్క nth నిలువు వరుస λ ν ఇప్పుడు ఈ సమీకరణము లో నన్ను స్పష్టముగా ఉండనివ్వండి ఈ ఐగన్ వెక్టర్స్ v లోని భాగాలు అయిన స్కేలర్స్ ఇవి నిలువు వరుసల వెక్టర్స్ ఇది A యొక్క మొదటి నిలువు వరుసA యొక్క రెండవ నిలువు వరుస ఇది A యొక్క nth నిలువు వరుసఇది మళ్లీ ఒక λ స్కేలర్ ఇది v కు సంబంధించిన ఐగన్ వాల్యూ కాబట్టి ఇది ఏ n r ఐగన్ వెక్టర్స్ కు అయినా నిజమవుతుంది ఇవి A మాతృక నల్ స్పేస్ లో ఉండవు ఇప్పుడు λ ను వేరే వైపు తీసుకోండి కాబట్టి మనకు ఈ సమీకరణం v ν₁ బై λ A1 మరియు మొదలగునవి νn బై λ An గా వస్తుంది మళ్లీ ν₁ అనేది స్కేలర్ λ అనేది స్కేలర్ కాబట్టి ఇవన్నీ కూడా స్థిరాంకములు వాటిని మనము ఈ నిలువు వరుసలను గుణకారము చేయడానికి ఉపయోగిస్తాము మీరు ఈ ఐగన్ వెక్టర్స్ లో ప్రతి దానిని ఇప్పుడు స్పష్టంగా చూడవచ్చు n r ఐగన్ వెక్టర్స్ అనేవి A నిలువు వరుసల యొక్క సరళ కలయిక కాబట్టి అక్కడ n r లినియర్లి ఇండిపెండెంట్ ఐగన్ వెక్టర్స్ ఈ విధముగా ఉంటాయి మరియు కాలమ్ స్పేస్ యొక్క డైమెన్షన్ అనేది n r అవుతుంది వేరే మాటల్లో మీరు ఈ అన్ని నిలువు వరుసలు A1 to An తీసుకున్నట్లయితే వీటన్నింటిని కేవలం n r లినియర్లి ఇండిపెండెంట్ వెక్టర్స్ తో సూచించవచ్చు ఇప్పుడు ఈ అన్ని వాస్తవాలను కూడినట్లయితే ఇది n r ఐగన్ వెక్టర్స్ లినియర్లి ఇండిపెండెంట్ అవి A నిలువు వరుసలు యొక్క కలయిక మరియు A యొక్క ఇండిపెండెంట్ నిలువు వరుసలు n r మాత్రమే అవుతాయి కాబట్టి ఇది ఏమవుతుంది అంటే సిమెట్రిక్ మాతృక కొరకు సున్నా కాని ఐగన్ వాల్యూస్ కు సంబంధించిన ఐగన్ వెక్టర్స్ ఇవి కాలమ్ స్పేస్ కొరకు ఒక ఆధారమును ఏర్పరుస్తాయి కాబట్టి ఇది చాలా ముఖ్యమైన ఫలితం అది నేను మీకు చూపించాలి అనుకుంటున్నాను ఈ అన్ని ఆలోచనతో ఇప్పుడు మళ్లీ ఈ ఫలితాలు మనము చూడవచ్చు మరియు మనము తరువాత చూసే కొన్ని డేటా సైన్స్ అల్గోరిథమ్స్ లో ఉపయోగించవచ్చు కాబట్టి మనం ఒక సులువైన ఉదాహరణను తీసుకుందాం ఇవన్నీ ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోవడానికి మనము ఇక్కడ ఈ రూపంలో ఉన్న మాతృక ను లెక్కలోకి తీసుకుందాం ఇది ఒక 3 బై 3 మాతృక నేను మీరు మొదట ఈ విషయమును గమనించాలి అనుకుంటున్నాను ఇది ఒక సిమెట్రిక్ మాతృక కాబట్టి మీరు AT A చేయండి మేము చెప్పాము సిమెట్రిక్ మాతృక లకు ఐగన్ వాల్యూస్ వాస్తవాలుగా ఉంటాయి అని మరియు మీరు దీనికొరకు ఐగన్ వాల్యూస్ గణన చేసినప్పుడు మీరు నిర్ధారకమును తీసుకోవచ్చు A λ I 0అప్పుడు మీకు మూడవ ఆర్డర్ పోలినోమియల్ వస్తుంది దానిని మీరు 0 చేయండి మరియు తరువాత మీరు పోలినోమియల్ కొరకు మూడు సాధనలను చేయండి మరియు ఇది సాధనలు 0 1 2 వైపు మరలుతుంది మరియు ఈ ప్రతి సాధనను తీసుకుని మరియు తరువాత వెనుకకు దానిలో ప్రతిక్షేపించవచ్చు మరియు తరువాత Ax λ x పరిష్కరించవచ్చు తర్వాత మీకు దీనికి సంబంధించిన మూడు ఐగన్ వెక్టర్స్ వస్తాయి ఇది మరియు ఇది మన ముందు చర్చ నుండి నేను గమనించానుλ 0 కు సంబంధించి ఇది ఒక ఐగన్ వెక్టర్ అవ్వడం వలన అని కాబట్టి ఇది A మాతృక యొక్క నల్ స్పేస్ లో ఉంటుంది మరియు ఇవి మిగిలిన 2 ఈ 2 నాకు ఎలా వచ్చాయి ఇది 3 1 nn బై n కాబట్టి A3 బై 3 మాతృక మరియు నల్లిటి అనేది 1 ఎందువలన అంటే అక్కడ λ 0 కు సంబంధించి ఒకే ఐగన్ వెక్టర్ ఉండడంవల్ల కాబట్టి నాకు వేరే 2 లినియర్లి ఇండిపెండెంట్ వెక్టర్స్ వస్తాయి మరియు చివరి స్లైడ్లో మనము సంబంధాల గురించి మాట్లాడుతున్నప్పుడు మనము అధికారపూర్వకంగా ఈ రెండు ఐగన్ వెక్టర్స్ అనేవి కాలమ్ స్పేస్ లో ఉంటాయి అన్నాము లేదా వేరే మాటల్లో మనము అధికారపూర్వకంగా చెబుతున్నాము ఈ మూడు నిలువు వరుసలు చాలా సులువుగా ఈ రెండు నిలువు వరుసల యొక్క సరళ కలయికగా రాయవచ్చు మరియు ఖచ్చితంగా చెప్పవచ్చు అది మనము A రెట్లు v1 ఇది సున్నా అవుతుంది కాబట్టి దీని అంతటిని మనం తరువాత స్లైడ్లో సరిచూద్దాం కాబట్టి మనము ముందు A రెట్లు v1 ను సరిచూద్దాం కాబట్టి ఇది ఒక మాతృకనాకు a రెట్లు v1 ఇక్కడ ఉన్నది మరియు ఇది చాలా సులువుగా చూడవచ్చు అది మీరు ఈ గణన చేసినప్పుడు మీకు 0 0 0 వస్తుంది ఇవి ప్రాథమికంగా ఏమి చెబుతుంది అంటే ఇది సున్నా ఐగన్ వాల్యూ కు సంబంధించిన ఐగన్ వెక్టర్ ఆసక్తికరంగా మన తొలి పాఠ్యాంశాలలో మనము నల్ స్పేస్ గురించి మాట్లాడుకున్నాము మరియు తరువాత మనము అన్నాము నల్ స్పేస్ వెక్టర్ అనేది చర రాశుల మధ్య సంబంధాన్ని గుర్తిస్తుంది అని ఇప్పుడు ఈ ఐగన్ వెక్టర్ నల్ స్పేస్ లో ఉండడంవల్ల ఐగన్ వెక్టర్ కు సంబంధించిన ఐగన్ వెక్టర్ సున్నా ఐగన్ వాల్యూ కు సంబంధించిన లేదా సున్నా ఐగన్ వాల్యూస్ కు సంబంధించిన ఐగన్ వెక్టర్స్ చర రాశుల మధ్య సంబంధాన్ని గుర్తిస్తాయి ఎందుకంటే ఐగన్ వెక్టర్స్ మాతృక యొక్క నల్ స్పేస్ లో ఉన్నాయి కాబట్టి ఇది మనము చేయగలిగే చాలా ఆసక్తికరమైన సంబంధము కాబట్టి విలువ సున్నా ఐగన్ వాల్యూస్ నాకు సంబంధించిన ఐగన్ వెక్టర్స్ లను చర రాశుల మధ్య సంబంధాన్ని గుర్తించడానికి ఉపయోగించవచ్చు ఇప్పుడు మనము చివరి విషయాన్ని చర్చిద్దాం మనము ఇప్పుడు సరిచూద్దాం అది క్రింద చూపించిన ఆ 2 ఐగన్ వెక్టర్స్ లను కాబట్టి ఇది కాలమ్ స్పేస్ ను భాగము చేసే ఆ రెండు ఐగన్ వెక్టర్స్ కొరకు కాబట్టి ఇక్కడ ఏం చేశాను అంటే నేను A మాతృక నుండి ఈ ప్రతి నిలువు వరుస ను తీసుకున్నాను కాబట్టి ఇది నిలువు వరుస 1 కాబట్టి ఇది A1 ఇది A2 మరియు ఇది A3 మరియు నిలువు వరుస 1 అనేది 6 ఇట్లు రెట్లు v2 నిలువు వరుస 2 అనేది 8 రెట్లు v2 3 నిలువు వరుస 3 అనేది 2 రెట్లు v3 కాబట్టి మనము చెప్పవచ్చు అది A₁ A₁ A₂ మరియు A₃ యు అనేవి v2 మరియు v3 యొక్క సరళ కలయిక కాబట్టి v2 మరియు v3 అనేవి A మాతృక యొక్క ఈ కాలమ్ స్పేస్ కు ఆధారాన్ని రూపొందిస్తాయి కాబట్టి దీని సారాంశం ఇవ్వడానికి మనకు Ax λ x ఉన్నది మరియు ఎక్కువగా ఈ పాఠ్యాంశంలో సిమెట్రిక్ మాతృక లపై దృష్టి పెట్టాము కాబట్టి మనము చూసాము మనకు సిమెట్రిక్ మాతృక లు ఉంటే వాటికి వాస్తవాలు అయిన ఐగన్ వాల్యూస్ ఉంటాయి మనము ఇది కూడా చూశాము సిమెట్రిక్ మాతృక లకు n లినియర్లి ఇండిపెండెంట్ ఐగన్ వెక్టర్స్ ఉంటాయి మనము చూసాము సున్నా ఐగన్ వాల్యూస్ కు సంబంధించిన ఐగన్ వెక్టర్స్ A మాతృక యొక్క నల్ స్పేస్ ను భాగము చేస్తాయి మరియు సున్నా కాని ఐగన్ వాల్యూస్ కు సంబంధించిన ఐగన్ వెక్టర్స్ సిమెట్రిక్ మాతృకల కొరకు A మాతృక యొక్క నల్ స్పేస్ ను భాగము చేస్తాయి అది మేము ఈ పాఠ్యాంశంలో వివరించాము కాబట్టి దీనితో మేము లీనియర్ ఆల్జీబ్రా నుండి చాలా ముఖ్యమైన ప్రాథమికమైన ఆలోచనలను వివరించాము అది మనము కొంత ఈ వివరణలో ఉపయోగించాము ఈ క్రింది విధముగా లీనియర్ ఆల్జీబ్రా భాగాలను రిగ్రెషన్ ఎనాలిసిస్ లో ఉపయోగిస్తారు ఇవి మీరు ఈ కోర్సు లో భాగంగా చూస్తారు మరియు వీటిలో ఎన్నో ఆలోచనలు కూడా ఉదాహరణకు క్లాసిఫికేషన్ చేసే అల్గోరిథమ్స్ లో ఉపయోగకరం మనము హాఫ్ స్పేసేస్ మరియు మొదలగునవి మాట్లాడుకున్నాము మరియు ఐగన్ వాల్యూస్ మరియు ఐగన్ వెక్టర్స్ అనేవి చాలా ఎక్కువ గా ప్రతి డేటా సైన్స్ అల్గోరిథమ్స్ లోఉపయోగిస్తారు ప్రత్యేకంగా దీనిని ప్రిన్సిపుల్ కంపోనెంట్ ఎనాలిసిస్ అని పిలుస్తాము దీనిని మనము తరువాత ఈ కోర్సు లో చర్చిస్తా ము ఇక్కడ నల్ స్పేస్ కాలమ్ స్పేస్ మధ్య ఉన్న సంబంధం మరియు మొదలగు వా ని యొక్క ఈ ఆలోచనలను ఎక్కువగా ఉపయోగిస్తాము కాబట్టి నేను నమ్ముతున్నాను నేను మీకు సమంజసమైన అర్థమయ్యే కొన్ని ముఖ్యమైన విషయాలను ఇచ్చాను అవి మీరు మేము ఈ కోర్సులో చెప్పబోయే కొంత వివరణ ను అర్థం చేసుకోవడానికి నేర్చుకోవాలి నేను ముందుచెప్పిన విధముగా లీనియర్ ఆల్జీబ్రా అనేది చాలా చాలా పెద్ద విషయం అక్కడ చాలా ఆలోచనలు ఉంటాయి ఎలాఆలోచనలను వివరించాలి ఇందులో ఏది నాన్ సిమెట్రిక్ మాతృకలకు మరియు మొదలగు వాటికి ఉపయోగపడుతుంది లేదా ఉపయోగపడదు మరియు ముందు పాఠ్యాంశముల నుండి మనము ఎలా అందులో కొన్ని భావనలను తయారు చేయాలి చాలావరకూ అవి లీనియర్ ఆల్జీబ్రా పై ఉన్న మంచి పుస్తకాల్లో దొరుకుతాయి అయినా మన లక్ష్యం ఏమిటంటే చాలా ముఖ్యమైన భావనలను తీసుకురావడం అవి మనము మళ్లీ డేటా సైన్స్ ఫర్ ఇంజనీర్స్ అను తొలి కోర్సులో ఉపయోగిస్తాము లీనియర్ ఆల్జీబ్రా లో చాలా అధునాతనమైన విషయాలను మేము బోధించే మెషీన్ లెర్నింగ్ అనే తదుపరి కోర్స్ లో వివరిస్తాము అక్కడ ఈ భావనలు అన్ని అధునాతనమైన మెషిన్ లెర్నింగ్ పద్ధతుల లో మేము బోధిస్తాము కాబట్టి దీనితో లీనియర్ ఆల్జీబ్రా పై ఈ వరుస పాఠ్యాంశాలను ముగిస్తున్నాను మరియు తదుపరి పాఠ్యాంశాల లో డేటా సైన్స్ లో స్టాటిస్టిక్స్ ఉపయోగం అను విషయంపై ఉంటుంది నేనునీకు ధన్యవాదములు తెలియపరుస్తున్నాను మరియు మీరు స్టాటిస్టిక్స్ పై ఈ మాడ్యూల్ చూసినప్పుడు మిమ్మల్ని మళ్ళీ చూస్తాను అని నమ్ముతున్నాను ఇది మా సహోద్యోగి ప్రొఫెసర్ శంకర్ నరసింహన్ గారి చేత బోధించ బడుతుంది